భాషా టైపోలాజీ పరిచయం హాయ్ మళ్ళీ నా సెషన్కు స్వాగతం మనం కోర్సు యొక్క లక్ష్యాల వద్ద ఆగిపోయాము మరియు టైపోలాజీ లేదా టైపోలాజికల్ పరిశోధన మీకు భాషా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అర్థం చేసుకోవడానికి ఎలా సహాయపడుతుంది సరేనా కాబట్టి ఇప్పుడు మనం టైపోలాజికల్ అధ్యయనం అంటే ఏమిటో చూద్దాం ఈ కోర్సు టైపోలాజికల్ విధానంపై దృష్టి పెడుతుందని నేను చెప్తున్నాను మీ మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న టైపోలాజికల్ అధ్యయనం ఎందుకు ముఖ్యమైనది మరియు అది భాషా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అర్థం చేసుకోవడం ఎలా ముఖ్యమైనది కాబట్టి కొంతకాలం క్రితం నేను చూపిన చిన్న ఉదాహరణతో చర్చను ప్రారంభిస్తాను నేను పద క్రమం గురించి మాట్లాడుతున్నాను మరియు నేను పద క్రమం అని చెప్పినప్పుడు నా దృష్టిలో కర్త కర్మ మరియు క్రియ ఇవి సాధారణంగా కనిపించే యూనిట్లు లేదా ఇవి భాషలో సాధారణంగా కనిపించే అంశాలు లేదా వీటిని మీరు పదబంధాలు అని కూడా పిలుస్తారు కాబట్టి మీరు చూసినట్లైతే లేదా నేను టైపోలాజికల్ అధ్యయనంపై దృష్టి పెట్టాలనుకుంటే అప్పుడు ప్రధానంగా ఇవి రెండు భిన్నంగా ఉంటాయి ఈ ప్రత్యేక ఆలోచనకు రెండు వేర్వేరు డొమైన్లు ఉన్నాయి మొదటిది లేదా ప్రముఖ డొమైన్లలో ఒకటి ఫంక్షనల్ టైపోలాజికల్ విధానం లేదా మీరు ఫంక్షనలిస్ట్ టైపోలాజికల్ విధానం అని చెప్పవచ్చు దీనిని గ్రీన్బెర్జియన్ విధానం అని కూడా పిలుస్తారు దీనిని గ్రీన్బెర్జియన్ విధానం అని ఎందుకు పిలుస్తామని నేను మీకు మరికొన్ని నిమిషాల క్రితం చెప్పాను 1994 లో గ్రీన్బెర్గ్ క్షమించండి 1954 లో గ్రీన్బెర్గ్ తన భాషా సార్వజనికములో ఈ సెమినల్ వర్క్ ను కలిగి ఉన్నాడు ఇది టైపోలాజికల్ అధ్యయనానికి భిన్నమైన దిశను ఇచ్చింది కాబట్టి అతను అలాంటి ఆలోచనా పాఠశాల యొక్క వ్యవస్థాపక పరిశోధకుడు కావడంతో మనము ఫంక్షనలిస్ట్ టైపోలాజికల్ విధానాన్ని గ్రీన్బెర్జియన్ విధానం అని పిలుస్తాము మరియు అతని విధానంలో అతడు ప్రధానంగా భాషా అధ్యయనం యొక్క నిగమన పద్ధతిని అనుసరిస్తాడు కాబట్టి అతడు చాలా నమూనాలను కలిగి ఉంటాడు మరియు నమూనాల ఆధారంగా నేను నమూనాలు అని చెప్పినప్పుడు నేను భాషా నమూనాల గురించి మాట్లాడుతున్నాను మరియు భాషా నమూనాల ఆధారంగా అతను కొంత సాధారణీకరణను తీసుకుంటాడు కాబట్టి ఆ పద్ధతిని తగ్గింపు పద్ధతి అని అంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న భాషా డేటా లేదా అనుభావిక డేటా ఆధారంగా సాధారణీకరణను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే మనము దీనిని ప్రధానంగా ఒక సిద్ధాంతం తటస్థ భాష నిర్దిష్ట వర్ణన ఆధారిత విధానం అని పరిశీలిస్తాము ఇది కొంచెం భారీగా అనిపించినా దానిని చిన్న భాగాలుగా విడదీస్తాము కాబట్టి టైపోలాజీ యొక్క గ్రీన్బెర్జియన్ విధానంను ఫంక్షనలిస్ట్ టైపోలాజీ అని కూడా పిలుస్తారు ఇది ఒక సిద్ధాంత తటస్థ విధానం కాబట్టి నేను సిద్ధాంత తటస్థ విధానం అని చెప్పినప్పుడు నేను అనుభావిక డేటా సమితి గురించి మాట్లాడుతున్నాను మరియు అనుభావిక డేటా సమితి ఇక్కడ జత చేయబడిన భాషాశాస్త్రం యొక్క డేటా కాబట్టి అతడు సహజ భాష సిద్ధాంతంపై ఎక్కువ దృష్టి పెట్టలేదు దాని బదులుగా మీరు తిరిగి వెళ్ళినట్లైతే అతను ప్రత్యేక భాషలపై దృష్టి పెట్టాడు లేదా మీరు గుర్తుచేసుకుంటే నేను పెద్ద L మరియు చిన్న l గురించి మాట్లాడాను కాబట్టి ఇక్కడ గ్రీన్బెర్జియన్ దృష్టి లేదా అటువంటి పాఠశాల యొక్క దృష్టి లేదా అటువంటి విధానం యొక్క దృష్టి భాష నిర్దిష్ట దృగ్విషయం మీద ఉంటుంది కాబట్టి నేను భాష ప్రత్యేకమైనది అని చెప్పినప్పుడు మరియు చివరికి అది సిద్ధాంత తటస్థ విధానంగా మారుతుంది మరియు ఇది గ్రీన్బెర్జియన్ కథ ఈ కథ యొక్క మరొక వైపు అధికారిక ఉత్పాదక విధానం ఉంది ఇక్కడ మనం చోమ్స్కీని కలిగి ఉన్నాము ఇది ప్రధానంగా చోమ్స్కియన్ విధానం మరియు ఇది పూర్తిగా గ్రీన్బెర్జియన్ కథ లేదా గ్రీన్బెర్జియన్ విధానానికి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ అధికారిక ఉత్పాదక విధానంలో ఏమి జరుగుతుందంటే మనము ప్రేరక అధ్యయనం పద్ధతి అనుసరిస్తాము మరియు నేను ప్రేరక అధ్యయనం పద్ధతి అని చెప్పినప్పుడు మనము దానిని సాధారణీకరణ నుండి ప్రారంభిస్తాము ఆపై భాషా నమూనాలను లేదా మన చేతిలో ఉన్న డేటా నమూనాలను ఉపయోగించి పరీక్షించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ భారీ వ్యత్యాసాన్ని చూస్తే ఈ రెండు విధానాలు ఉన్నాయి ఒక చేతిలో మనకు తగ్గింపు పద్ధతి ఉంది ఇక్కడ ఇది భారీ నమూనా పరిమాణంను కలిగి ఉంది మరియు మీ వద్ద ఉన్న డేటా నమూనాల ఆధారంగా మీరు సాధారణీకరణను గీయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కథ యొక్క మరొక వైపు చూస్తే మీరు ఇప్పటికే మనస్సులో ఒక భావనను కలిగి ఉన్నారు ఇప్పటికే మీ వద్ద ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి ఇది సిద్ధాంతం తటస్థం కాదు ఇది సిద్ధాంతం ప్రత్యేకమైనది లేదా ఇది ప్రాథమికంగా సిద్ధాంత సున్నితమైనది కాబట్టి మీరు ప్రారంభించడానికి ఒక సిద్ధాంతం ఉంది ఇప్పుడు మీరు ఏమి చేయబోతున్నారంటే మీ సిద్ధాంతం నిలబడగలదా లేదా మీ సిద్ధాంతం డేటా రకాలను సమకూర్చుకోగలదా అని మీరు పరీక్షించాలనుకుంటున్నారు ఇవి వివిధ ప్రపంచ భాషలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధానాన్ని అధికారిక ఉత్పాదక విధానం అని అంటారు సరేనా కాబట్టి ఈ రెండు విధానాలను మనస్సులో ఉంచుకుందాం ఆపై వాటిలో ఒకొక్క దానిని మనం చాలా వివరంగా అర్థం చేసుకోబోతున్నాము చోమ్స్కియాన్ విధానం గురించి నేను ఇప్పటికే మీకు కొంత ఆలోచన కల్పించాను ఇక్కడ నా దృష్టి దీనిని ఒక కోర్సుగా పరిగణించబోతోంది టైపోలాజికల్ కోణం నుండి భాషా శాస్త్రాన్ని అభినందిస్తున్నాము నేను ప్రాథమికంగా టైపోలాజీ యొక్క ఫంక్షనలిస్ట్ విధానంపై దృష్టి పెడతాను మరియు నేను చెప్పినట్లుగా టైపోలాజీ యొక్క ఫంక్షనలిస్ట్ విధానం భాష నిర్దిష్ట వివరణతో వ్యవహరిస్తుంది మనము ఇక్కడ సాధారణీకరణల గురించి నిజంగా మాట్లాడటం లేదు సాధారణీకరణలు తప్పనిసరిగా వస్తాయి కానీ వెంటనే కాదు అవి చివరికి వస్తాయి కాబట్టి ఇక్కడ చేయబోయే అధ్యయనం ప్రత్యేక భాషలకు సంబంధించినది మరియు 2005లో హస్పెల్మత్ దీనిపై విస్తృతంగా పనిచేశాడు మరియు అతను దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు లేదా అతను ఎటువంటి పరిశోధన చేస్తున్నాడు అది దాని పనితీరు యొక్క క్రమబద్ధతపై ఆధారపడి ఉంటుంది పనితీరు క్రమబద్ధత అంటే ఏమిటి వారు విభిన్న భాషల యొక్క నమూనాలను ఎలా పరిగణించారు లేదా గ్రీన్బెర్గ్ వీటిని పరిగణిలోకి తీసుకొని ఈ భాషల పనితీరు క్రమబద్ధతను అధ్యయనం చేసేందుకు ఎలా ప్రయత్నించాడు కాబట్టి అతను ఒక భాషా దృగ్విషయాన్ని పరిగణిస్తాడు మరియు అతను సేకరించిన భాషల నమూనా లేదా భాషల నమూనాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రత్యేక భాషా దృగ్విషయానికి పనితీరు క్రమబద్ధత ఉందా లేదా అనే దానిపై అతను పని చేస్తున్నాడు ఇది క్రమం తప్పకుండా గొప్ప భాషల కొలనులో లేదా భాషల భారీ రిపోజిటరీలో అందుబాటులో ఉంటుంది ఇది చాలా భాషలలో తప్పకుండా లభిస్తుంది అది కొన్నిసార్లు సార్వత్రికమైనదిగా పరిగణించబడుతుంది ఇందులో వివిధ రకాల విశ్వాలు ఉన్నాయి మనము ఈ వివరాల్లోకి తరువాత వెళ్తాము గ్రీన్బెర్జియన్ లేదా ఫంక్షనలిస్ట్ టైపోలాజికల్ పరిశోధన యొక్క మార్గదర్శకులలో ఉన్న నలుగురిలో ఒకరిని ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటారు గ్రీన్బెర్గ్ క్షమించండి హస్పెల్మత్ మార్టిన్ హస్పెల్మత్ అతను ప్రధానంగా పనితీరు క్రమబద్ధతపై దృష్టి పెడతాడు అప్పుడు అతను ఏమి చేస్తాడు అతను విశ్వం యొక్క వ్యవస్థ బాహ్య వివరణను కూడా ఇస్తాడు కాబట్టి అతని సార్వత్రికం కాబట్టి గ్రీన్బెర్గ్ వంటి క్రియాత్మక పరిశోధకులు భాషా సార్వత్రికాల గురించి మాట్లాడుతారు ఈ వ్యవస్థ బాహ్యమైనది మీరు నిజంగా సిద్ధాంతం యొక్క అంతర్లీన నిర్మాణం గురించి మాట్లాడటం లేదు అంతర్గత నిర్మాణం అంటే ఏమిటి దాని బదులుగా మీరు ఉపన్యాసంలో భాష ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మాట్లాడబోతున్నారు మీరు ఉపన్యాసంలో భాష యొక్క పనితీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు భాషా దృగ్విషయాన్ని ఎదుర్కొoటారు మరియు దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక భాషా దృగ్విషయాన్ని పరిశీలిద్దాం నేను వాటి గురించి ఇప్పటికే మాట్లాడుతున్నాను మరియు మనము భాషలను వేర్వేరు నిర్మాణ రకాలుగా ఎలా విభజించబోతున్నామో అనే దాన్ని చూస్తాము కాబట్టి టైపోలాజీని గుర్తుంచుకోండి ఇందులో మూల పదము రకము కాబట్టి మన దృష్టి భాషా రకాలపై ఉంటుంది కొన్ని భాషల్లో SOV లు కొన్ని SVO మరికొన్ని OSV మరియు OVS నమూనాలు ఉంటాయి కాబట్టి ఇలా 6 వేర్వేరు నమూనాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన పరిశోధన సాధారణంగా మూడు వేర్వేరు స్థాయిలలో జరుగుతుంది మరియు ఇక్కడ మూడు వేర్వేరు స్థాయిలు ఏమిటంటే వారు ఈ టైపోలాజికల్ పనిని గుణాత్మకంగా అధ్యయనం చేయవచ్చు కాబట్టి నేను గుణాత్మకం అని చెప్పినప్పుడు నేను నిజంగా దాని సంఖ్యపై దృష్టి పెట్టకుండా వివిధ భాషల పద క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ప్రపంచ భాషలలో కనిపించే పద క్రమాలు ఇలాంటివి అని నేను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను కనుక దీనిని గుణాత్మక టైపోలాజీ అంటారు కాబట్టి మీరు స్లైడ్లను చూసినట్లైతే మనము కొన్ని లక్షణాల ప్రకారం భాషలను వర్గీకరిస్తాము మరియు ఇక్కడ ఒక లక్షణం అంటే ఏమిటి ఇక్కడ లక్షణం అంటే పద క్రమం నమూనా అదే విధానంలో రెండవ వర్గం లేదా రెండవ రకం అధ్యయనం పరిమాణాత్మక టైపోలాజీ పరిమాణాత్మక టైపోలాజీలో మనము కొన్ని లక్షణాలను మాత్రమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కాదు ఎన్ని భాషలలో ఒక నిర్దిష్ట లక్షణం ఉంటుందని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము అయితే వాటి సంఖ్య ఎంత కాబట్టి ఇందులో మొదటిది నాణ్యత గురించి మరి రెండవది పరిమాణం గురించి చెప్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రపంచంలో ఎన్ని భాషలు వారు SOV నమూనాను అనుసరిస్తారు ఎన్ని భాషలు SVO నమూనాను అనుసరిస్తారు మరియు ఎన్ని భాషలు VSO నమూనాను అనుసరిస్తారు హాస్పెల్మత్ మరియు డ్రైయర్ 2005 నమూనాను దయచేసి చూడండి వారు ఈ సమస్యపై ప్రాథమికంగా పని చేశారు వారు 600 భాషల మాదిరి పరిమాణంతో లేదా అంతకంటే కొంచెం ఎక్కువ భాషలపై పని చేశారని అనుకుంటున్నాను వారు అధ్యయనం చేసినవి 2000 భాషలు కావచ్చు వాటిలో సుమారు 497 భాషలు SOV నమూనాను కలిగి ఉన్నాయని వారి వాదన కాబట్టి SOV నమూనా అంటే ఏమిటి SOV అంటే కర్త కర్మ మరియు క్రియ ఇది దక్షిణాసియా భాషల్లో చూస్తే అది హిందీ రకం ఉదాహరణకు మై ఖానా ఖాతి హుం నేను ఆహారం తింటాను కాబట్టి ఇక్కడ ఖాతి హుం అనేది క్రియ మై అనేది కర్త ఖానా అనేది కర్మ కాబట్టి నేను ఆహారం తింటాను కాబట్టి దీనికి ఆంగ్లంలో వేరే పద క్రమం ఉంది కాబట్టి ప్రపంచంలో సుమారు 497 భాషలు వారు ఈ పద్ధతిని అనుసరిస్తారు మరోవైపు వారు తమ ప్రాజెక్ట్లో అధ్యయనం చేసిన 436 భాషల్లో వారు ఆంగ్లం వంటి SVO నమూనాను అనుసరిస్తారు నేను ఆహారం తింటాను కాబట్టి నేను అనేది కర్త తినడం అనేది క్రియ మరియు ఆహారం అనేది కర్మ కాబట్టి ఆ సంఖ్య 436 గా ఉండవచ్చు అప్పుడు మనకు మరో VSO వర్గం ఉంది వారు VSO నమూనాను అనుసరించే 85 భాషల జాబితాను తయారు చేశారు కాబట్టి మీరు ఇక్కడ తయారైన జాబితా ఉన్న 6 రకాల కలయికలైన SVO SOV VOS VSO OSV మరియు OVS లను పరిశీలిస్తే ఈ ఆరింటిలో మొదటి రెండు సాధారణంగా కనిపించేవి మరియు చివరి రెండు ప్రపంచ భాషలలోనే అరుదైనవి కాబట్టి మీరు SOV ని పరిశీలిస్తే ఆగ్నేయ ఆసియా మరియు మధ్యప్రాచ్యం మినహా చాలా ఆసియా భాషలు SOV నమూనాను అనుసరిస్తాయి వాటిలో కాదు మళ్ళీ నేను చాలా ఆసియా భాషలు అని పునరుద్ఘాటిస్తున్నాను కాబట్టి ఆగ్నేయాసియా మరియు మధ్యప్రాచ్యం మాత్రమే వేరే నమూనాను కలిగి ఉంటాయి లేకపోతే అది SOV గా ఉంటుంది మళ్ళీ ఆంగ్లం ఇది చాలా విస్తృతంగా అధ్యయనం చేయబడిన భాషలలో ఒకటి జర్మనిక్ భాషలలో అన్ని జర్మనిక్ భాషలు SVO ను అనుసరించవు అంతేకాకుండా మన వద్ద ఉప సహారా ఆఫ్రికాలో మాట్లాడే భాషలు ఉన్నాయి అలాగే ఇవి చైనా నుండి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించగా అందులో ఇండోనేషియా మరియు పశ్చిమ పసిఫిక్ ఐరోపాలోని ఆస్ట్రోనేషియన్ భాషలు ఉన్నాయి మరియు మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతమంతా మీకు SVO నమూనాను అనుసరించే భాషలను కలిగి ఉంటుంది కాబట్టి ఒక సారి ఇప్పుడు దాని విభజనను చూడండి SOV ప్రధానంగా ఆసియాలో ఉంటుంది మిగతా ప్రపంచం అంతటా SVO ఉప సహారా ఆఫ్రికా ప్రాంతంలో చైనా మరియు ఆగ్నేయ ఆసియా ఇండోనేషియాలోని ఆస్ట్రలేసియన్ భాషలతో పాటు పాశ్చాత్య పసిఫిక్ భాషలు యూరోపియన్ భాషలు మధ్యధరా భాషలు కలిగి ఉన్న ప్రాంతాల్లో SVO ను అనుసరిస్తారు కాబట్టి ఈ రెండు రకాలైన SVO రకం మరియు SOV రకం మనకు ఒక ఆలోచనను ఇస్తుంది ఇలాంటివి చాలా విస్తృతంగా కనిపించే టైపోలాజికల్ నమూనాలు అప్పుడు మనకు VSO ఉంది ఇది ప్రధానంగా తూర్పు ఆఫ్రికాలో మాట్లాడుతారు మీరు గుర్తుంచుకుంటే దాని సంఖ్య 85 లాగా ఉందని నేను అనుకుంటున్నాను మరియు ఇది ప్రధానంగా తూర్పు సూడానిక్ భాషలుగా ఉంది ఉత్తర ఆఫ్రికాలో మనకు క్రియాపద భాషలు ఉన్నాయి పశ్చిమాన ఐరోపా యొక్క పశ్చిమ తీవ్రతలో ఉన్న సెల్టిక్ భాషలు మరియు ఫిలిప్పీన్స్ చుట్టూ కొన్ని పాలినేషియన్ భాషలు పసిఫిక్ యొక్క కొన్ని పాలినేషియన్ భాషలు VSO నమూనాను అనుసరించి వాడే భాషలుగా మీరు ఈ ప్రదేశాల్లో కనుగొంటారు మరియు ఇవి రెండు అరుదైన రకాలు వంటి OSV మరియు OVS గురించి నేను ప్రస్తావించాను OVS నమూనా ప్రధానంగా స్థానిక అమెరికన్ భాషలలో అలాగే అమెజాన్ బేసిన్ లో మాట్లాడే ఇతర భాషలలో కూడా మాట్లాడబడుతోంది మరి OSV సాధారణంగా వెనిజులా బ్రెజిల్ మరియు ఈశాన్య ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియాలో మాట్లాడతారు కాబట్టి ఇవి అరుదైన రూపాలు కాబట్టి నిర్మాణాత్మక టైపోలాజీ అని చెప్పినప్పుడు మనం ఇలా అర్థం చేసుకోవాలి కాబట్టి గ్రీన్బెర్జియన్ విధానం లేదా సిద్ధాంతం తటస్థ భాష నిర్దిష్ట విధానం వ్యక్తిగత భాషలపై లేదా ప్రత్యేక భాషలపై దృష్టి పెడుతుంది మరియు వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు లేదా డేటాను విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు డేటా రికార్డింగ్ ల ద్వారా లేదా ప్రశ్నాపత్రం ద్వారా డేటాను సేకరిస్తారు కాబట్టి ఇది పరిశోధకుడిపై ఆధారపడి ఉంటుంది అతను అవలంబించాలనుకునే పద్దతి ఏమిటి డేటా సేకరించిన తర్వాత అది వేరుచేయబడుతుంది మరియు దాని నమూనాలను విశ్లేషించడం జరుగుతుంది తద్వారా ఏ భాష ఏ రకానికి చెందినది అని మనం అర్థం చేసుకుంటాము కాబట్టి ఇదంతా గుణాత్మక మరియు పరిమాణాత్మక టైపోలాజీకి సంబందించినది నేను ప్రస్తావించిన మూడవ టైపోలాజీ మీకు గుర్తుంటే అది సైద్ధాంతిక టైపోలాజీ కాబట్టి నేను సైద్ధాంతిక టైపోలాజీ అని చెప్పినప్పుడు అది ఏమి చేస్తుంది కాబట్టి గుణాత్మక టైపోలాజీ కొన్ని లక్షణాలతో వ్యవహరిస్తుంది పరిమాణాత్మక టైపోలాజీ ఈ లక్షణాలతో సంబంధం ఉన్న సంఖ్యలతో వ్యవహరిస్తుంది చివరకు సైద్ధాంతిక టైపోలాజీ ఏమి చేస్తుంది సైద్ధాంతిక టైపోలాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎలాంటి పనిని ఎదుర్కోవలసి వస్తుందని ఆశించాలి కాబట్టి సైద్ధాంతిక టైపోలాజీ ప్రధానంగా ఈ రకాలను వివరించడానికి ప్రయత్నిస్తుంది నేను SOV మరియు SVO అని చెబితే ఇందులోని కొన్ని భాషలకు సంబంధిత భాషా దృగ్విషయంలో తేడా ఉంది కాబట్టి సైద్ధాంతిక టైపోలాజీ ఎందుకు అనే ప్రశ్నను అడుగుతుంది అలాంటి వ్యత్యాసం ఎందుకు సంభవిస్తుంది మరియు ఎందుకు అనే దానికి ఎలా లెక్కించాలి కాబట్టి సాధారణంగా ఇది ఆచరణాత్మక పదంలో జరుగుతుంది భాషా పరిచయం భాషా కలయిక భాషా విభేదం ఉందా అని మనము కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి రెండు వేర్వేరు భాషలు ఒకదానికొకటి పక్కపక్కనే ఉంటే అయినప్పటికీ వాటికి భిన్నమైన పద క్రమం ఉంది అటువంటి వ్యత్యాసాలకు ఏం కారణం కావచ్చు రెండు వేర్వేరు భాషా కుటుంబాలు ఉంటే అవి ఒక నిర్దిష్ట రకాన్ని అనుసరిస్తాయి దానికి సాధ్యమయ్యే కారణాలు ఏమిటి కాబట్టి ఈ సారూప్యతలు మరియు తేడాలు భాషా పరిచయం భాష మార్పు మరియు ప్రాథమికంగా కొన్ని ఆచరణాత్మక కారకాల ఆధారంగా నిర్ణయించబడతాయి కనుక ఇది సైద్ధాంతిక టైపోలాజీ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక కోర్సు యొక్క దృష్టి ఫంక్షనల్ టైపోలాజీపై ఉంటుంది అయినప్పటికీ నేను నిజంగా అధికారిక ఉత్పాదక టైపోలాజీ నుండి పూర్తిగా దూరంగా ఉంటానని కాదు నేను ప్రధానంగా ఇందులో భాషా డేటాను తీసుకువస్తాను మరియు మనము తీసివేసే పద్ధతిపై దృష్టి పెట్టబోతున్నాము మన వద్ద డేటా ఉంది దానిని విశ్లేషించేందుకు ప్రయత్నించి మరియు మనము సాధారణీకరణకు వస్తాము అయితే అసైన్మెంట్లు ఈ విధంగా రూపొందించబడి ఉంటాయి కాబట్టి టైపోలాజికల్ అధ్యయనంకు సంబంధించి నేను సహజ భాషపై ఇంత మాట్లాడగలను కాబట్టి నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు భాషాశాస్త్రవేత్తగా ఉంటూ ఈ శాస్త్రంను ప్రశంశించండి చిన్నగా ఉండే ఈ శాస్త్రంను మెరుగుపరచడానికి లేదా పోషించడానికి మీరు ఎలా దోహదపడతారని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి విద్యాపరంగా మనకు తత్వశాస్త్రం చాలా పాతగా ఉంది కాబట్టి మీరు దీనిని తత్వశాస్త్రంతో పోల్చినట్లైతే ఇది చాలా చక్కగా చిన్న శాస్త్రంగా ఉంటుంది కానీ మీ లాంటి వ్యక్తులు ఒక భాషాశాస్త్రవేత్తగా సాధన చేస్తూ అటువంటి విభాగాలను అభినందించడం వల్ల మనము దానిని పోషించగలము మరియు మీరు ఎలా అభినందిస్తారు అంటే దానిపై మీరు పని చేయడం ద్వారా అభినందించగలరు మరియు ఈ ప్రత్యేక కోర్సు పట్ల నా ప్రశంసలు ఉన్నాయి మీరు టైపోలాజికల్ విధానాన్ని అనుసరించి భాషాశాస్త్రాన్ని అభినందించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి దాని గురించి మరింత అర్థం చేసుకుందాం ఆపై మనము సేకరించాల్సిన కొంత డేటా కోసం పయనిద్దాం నేను మొదట మీరు విశ్లేషించడానికి కావాల్సిన నమూనా డేటాను మీకు ఇస్తాను మరియు ఆ తర్వాత మీరు ఎక్కువ డేటాను సేకరించాల్సి ఉంటుంది ఆపై అది మన మధ్య ఒప్పంద కోణంగా ఉంటుంది మరియు మనము దీన్ని విశ్లేషించి కొన్ని ప్రాథమిక సాధారణీకరణలతో మనం ముందుకు రావాల్సి ఉంటుంది అప్పుడు ఇది ప్రాథమిక ఫౌండేషన్ స్థాయి కోర్సుగా పరిగణించబడుతుంది కాబట్టి భాషా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను మరియు మీరు దానిని అర్థం చేసుకున్న తర్వాత మీరు దాన్ని మరింతగా అభినందించగలగాలి